ఈ ఉపన్యాసానికి స్వాగతం చివరి ఉపన్యాసాలలో మేము విశ్లేషణ గురించి చర్చించాము మరియు వివిధ ఎపర్చరు యాంటెన్నాలను కూడా కనుగొన్నాము కాబట్టి చివరిదానిలో మేము స్లాట్ టైప్ యాంటెన్నాను చూశాము ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ వేవ్గైడ్ యాంటెన్నా చూస్తాము కాబట్టి ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ యాంటెన్నా అంటే గ్రౌండ్ ప్లేన్ ఉంది కాబట్టి ఇది గ్రౌండ్ ప్లేన్ ఇది x అక్షం ఇది y అక్షం ఇది కేంద్రం ఇప్పుడు ఈ పరిమాణం ముందులాగానే a 2 b2 మరియు ఇక్కడ ఫీల్డ్ అనేది కొసైన్ వైవిధ్యం కలిగి ఉంటుంది కాబట్టి ఇది వేవ్గైడ్ లోపల TE 10 మోడ్ల ఎక్సైటేషన్ అంటే z 0 అనుకుందాం ఇది TE 10 మోడ్ కలిగిన ట్రాన్స్మిషన్ వేవ్గైడ్ ఎపర్చరు ఫీల్డ్ E a అనేది మనం ఊహించిన ఫీల్డ్ ప్యాటర్న్ y డైరెక్టెడ్ అవుతుంది అది EaayE0cosπx'a a2≤x'≤a2 b2≤y'≤b2 కాబట్టి Mx ఏమిటో మనం సులభంగా వ్రాయగలము కాబట్టి a ఇది y డైరెక్టెడ్ అని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను M అనేది x డైరెక్టెడ్ అవుతుంది కాబట్టి నేను Mx 2E0 cosπx'a వ్రాయగలను మళ్ళీ ఈ జోన్లో నేను వ్రాయడం లేదు మరియు మనం మునుపటి ఉదాహరణలో కాన్స్టాంట్ పార్ట్ ఉందని కూడా చూశాము ఇప్పుడు ఇది క్రమం తప్పకుండా వస్తున్నందున కాన్స్టాంట్ C నికాన్స్టాంట్ గా ఉంచవచ్చు C jabkE0 e jkr 2πr అవుతుంది ఇది ఎల్లప్పుడూ అలా వస్తూనే ఉంది మేము దానిని కాన్స్టాంట్ C గా ఉంచుతున్నాము దీని పరంగా మనం ఆ సూత్రాల సహాయంతో చేయగలం మరియు ఇప్పటికే నేను ఆ సమయం లో చెప్పాను కాబట్టి Eθ π2Csinφ cosXX2 π22sinYY అని వ్రాయవచ్చు ఈ X Y నిర్వచనాలు ఇప్పటికే ఆ యూనిఫామ్ ఇల్యూమినేషన్ కేసు నుండి అదే నిర్వచనము కలిగి ఉంటుంది అంటే సైన్ ఫంక్షన్ ఇల్యూమినేషన్ కారణంగా ఇది కొత్త విషయం లాగా అనిపిస్తుంది అలాగే Eφ π2Ccosθsinφ cosXX2 π22sinYY మరియు Hθ Eφղ మరియు Hφ Eθղ ఇప్పుడు మీ E ప్లేన్ ఎలా ఉంటుంది మేము E ప్లేన్లో ఉన్నందున yπ కి సమానంగా ఉన్నప్పుడు మేము ఆ నల్ ను పొందుతాము ఇప్పుడు నల్ అనేది θn≈sin 1λb అవుతుంది మరియు θ3dB 57 3sin 10 443bλ డిగ్రీలలో ఉంటుంది 52πbλ మరియు సైడ్ లోబ్ లెవెల్ 13 26dB అవుతుంది కాబట్టి నేను వివరాలలోకి వెళ్ళలేదు ఎందుకంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పద్ధతి ద్వారా కూడా మేము ఈ ప్యాటర్న్ ను చూశాము ఇక్కడ కూడా మీరు అదే ప్యాటర్న్ ను పొందుతున్నారని మీరు చూస్తారు మరియు మునుపటి ఉదాహరణలో మేము ఆ విలువలను చూశాము ఇక్కడ ముఖ్యమైన సింక్ విలువలను కూడా కలిగి ఉండాలి దయచేసి Y 1 391 కు సమానమైనప్పుడు sincY 0 707 అని గమనించండి అదేవిధంగా Y 0 271 కు సమానంగా ఉన్నప్పుడు sincY 4 494 అవుతుంది కాబట్టి మనకు అవసరమయ్యే ఈ విలువలు వాస్తవానికి మీరు మాడ్యులస్ తీసుకుంటే ఇవి తరువాతివి సెకండ్ మాక్సిమం అవుతాయని గుర్తుంచుకోండి అందుకే ఈ విలువ మనకు అవసరం ఇప్పుడు మీరు మరొక ఉదాహరణలో H ప్లేన్ విషయాలను వ్రాయనివ్వండి H ప్లేన్ లో a≫λ కాబట్టి FNBWడిగ్రీలలో 171 9aλ అవుతుంది కాబట్టి ఫోరియర్ ట్రాన్సఫార్మ్ విషయం కోసం మీరు మునుపటి కేస్ లో చూస్తారు ఈ మొదటి నల్ భీమ్విడ్త్ చాలా విస్తృతమైనది ఇది దాదాపు 180 డిగ్రీ ఉంటుంది అదేవిధంగా డిగ్రీలో హాఫ్ పవర్ బీమ్విడ్త్డిగ్రీలలో 68 8aλ ఫస్ట్ సైడ్ లోబ్ లెవెల్ ఇక్కడ 23dB ఉంది రిఫ్లెక్టర్ యాంటెన్నాల విషయంలో ఈ విషయం మేము చెప్పినట్లు మీరు చూస్తారు ఇప్పుడు మనకు ఆమ్ప్లిట్యూడ్ టేపర్ సైడ్ లోబ్ లెవెల్ 13dB నుండి తగ్గుతున్నట్లు మీరు చూస్తున్నారు నేను 23dB ని పొందుతున్నాను కాబట్టి ఈ సందర్భంలో మీకు యాంప్లిట్యూడ్ టేపర్ ఉంది అందుకే మీరు దాన్ని పొందుతున్నారు అదేవిధంగా డైరెక్టివిటీ కోసం మళ్ళీ ఇది చేయాలి కాబట్టి Pr ను ఎలా కనుగొనాలో మళ్ళీ చెప్పగలను ఎపర్చరు ఫీల్డ్ నుండి Pr ½ ∬ a2 to a2 b2 to b2YwIE0I2cos2πxadxdy అవుతుంది కాబట్టి మీరు ఇలా చేస్తే Pr ab4 అవుతుంది ఎందుకంటే మీరు TE 10 మోడ్ కోసం మాగ్నెటిక్ ఫీల్డ్ ని వ్రాస్తే మీరు దీన్ని పొందుతారు మళ్ళీ ఇది Pr అప్పుడు dPdΩ0Iθ0అక్కడ మళ్ళీ మీ X 0 Y 0 మరియు ఈ కేసులో Eθ ∝ sinφ మరియు Eφ ∝ cosφ అవుతుంది మళ్ళీ Eθ2 Eφ2 లలో π వైవిధ్యం లేదు కాబట్టి dPdΩ0Iθ0r22ηEθ22E02ηπ2λ2a2b2 అవుతుంది కాబట్టి డైరెక్టివిటీ 4πdPdΩ0Iθ0Pr ఒకవేళ మీరు దీనిని ఉంచితే అది మీకు 64λ3β10ab లభిస్తుంది కాబట్టి TE 10 మోడ్ యొక్క వేవ్ ఇంపిడెన్స్ అంటే Yw β10kη ట్రాన్స్మిషన్ లైన్స్ వేవ్ గైడ్స్ పై మా NPTEL ఉపన్యాసాన్ని మీరు చూస్తే అక్కడ మేము ఇప్పటికే ఈ నిబంధనలను కనుగొన్నాము మరియు మీ β10 కూడా కనుగొన్నాము β10 యొక్క విలువ ఏమిటి β10k2 π2a2½ π4λ2 1a2½ అవుతుంది కాబట్టి a మనకు లాంబ్డా కంటే చాలా ఎక్కువ ఉంటే అప్పుడు β10 ≈ 2πλ మరియు D≈32abπλ28π24πλ2ab గా వ్రాయగలను నా ఫిజికల్ ఏరియా ఏమిటో నేను సులభంగా చెప్పగలనని ఇప్పుడు మీరు చూస్తున్నారు Ap ab కానీ నా Aem అంటే ఏమిటి ఇక్కడ చూడండి Aem 8π2ab గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో నేను ఒక కారకం ద్వారా గుణించాను నేను ఫిజికల్ ఏరియా ని 8π2 చేత గుణించాను కాబట్టి ఇది స్పష్టంగా ఉంది ఎందుకంటే నేను ఇల్యూమినేషన్న్ని యూనిఫామ్ గా చేయడం లేదు కాబట్టి ఫిజికల్ ఏరియా కంటే మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా ఉండకూడదు అని నేను పెనాల్టీని ఇవ్వాలి ఇది అందులో 80 శాతం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎపర్చరు ఎఫిషియన్సీ ప్రాథమికంగా 8π2 అవుతుందని మీరు చెప్పవచ్చు మరియు అది 0 81 అవుతుంది దయచేసి మనకు గ్రౌండ్ ప్లేన్ లేకపోతే స్పష్టమైన ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ లేదా ఏదైనా యాంటెన్నాను కూడా విశ్లేషించవచ్చు అక్కడ మాత్రమే మనకు సహాయం ఉండదు ఎందుకంటే ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ కరెంట్ మాత్రమే ఉంది అక్కడ మనం మ్యాగ్నెటిక్ కరెంట్ మరియు ఎలక్ట్రిక్ కరెంట్ రెండింటినీ పరిగణించాలి అంటే Ms ఉంది Ms n x Ea మరియు మనం Js n x Ha తీసుకోవాలి కాబట్టి Ha మనకు తెలుసు మనం Js ని కనుగొనవలసి ఉంటుంది దీనివల్ల మనం ఫీల్డ్ ల ను కనుగొనవలసి ఉంటుంది మరియు తరువాత మేము రెండింటినీ కూడిక చేయవలసి ఉంటుంది అంటే ఆ nθ nφ Lθ Lφ ఉంటాయి మీరు అక్కడ చేయవచ్చు మీరు సమస్యను పునరావృతం చేస్తారు అంటే ఈ గ్రౌండ్ ప్లేన్ లేకుండా ఓపెన్ ఎండెడ్ వేవ్ గైడ్ ఉంది అదే సమస్య చివరికి మీకు Eθ ∝1cosθ మరియు E φ ∝1cosθ అవుతుంది తద్వారా మీరు చేయవచ్చు కాబట్టి ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ లో అమర్చిన రెక్టాంగ్యులర్ వేవ్గైడ్ యొక్క ఈ ఫీల్డ్ ప్యాటర్న్ ను నేను మీకు చూపించగలను a 3λb3λ కాబట్టి మీరు పోల్చి చూస్తే ఈ విషయం చూస్తారు ఇప్పటికే మేము ప్లేన్ లను చూస్తాము ఇది మొదటి సైడ్ లోబ్ సాపేక్షం గా గరిష్ట పరిమాణం కలిగి ఉంటుంది ఇక్కడ మీరు హాఫ్ పవర్ భీమ్విడ్త్ ను చూస్తారు ఇది హాఫ్ పవర్ భీమ్విడ్త్ ఇది ఎలా మారుతూ ఉంటుంది మొదటి నల్ భీమ్విడ్త్ మొదటి సైడ్ లోబ్ భీమ్విడ్త్ ఇవి ఇక్కడ చూపించబడ్డాయి అదేవిధంగా H ప్లేన్ బీమ్విడ్త్లు కూడా ఇక్కడ చూపించబడ్డాయి మరియు స్క్వేర్ ఎపర్చరు వాటికి హాఫ్ కోన్ కోణం వర్సెస్ బీమ్ ఎఫిషియన్సీ మొదలైనవీ చూపించబడ్డాయి ఇది సర్క్యులర్ ఎపర్చరు కోసం ఇది మీ సర్క్యులర్ వేవ్గైడ్ అది డామినెంట్ ఫీల్డ్ TE 10 మోడ్ అని మీరు కనుగొనవచ్చు ఇది కాన్స్టాంట్ ఫీల్డ్ కాబట్టి కాన్స్టాంట్ ఇది విషయం అవుతుంది సర్క్యులర్ వేవ్గైడ్ విషయంలో TE11 మోడ్ డామినెంట్ మోడ్ కాబట్టి మీరు ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ సర్క్యులర్ అయితే ఇది ప్యాటర్న్ అవుతుంది కాబట్టి ఇది బీమ్విడ్త్ H ప్లేన్ బీమ్విడ్త్ ఇది బీమ్ ఎఫిషియన్సీ మొదలైనవి ఇప్పుడు చివరి ఉదాహరణను చూద్దాము ఇది మైక్రోస్ట్రిప్ యాంటెన్నా దాని కన్ఫార్మల్ టైప్ కారణంగా ఇది చాలా ప్రాచుర్యం పొందింది నా దగ్గర ఒక ప్లానర్ స్ట్రక్చర్ ఉంటే మీరు వేవ్గైడ్లు మొదలైన వాటిని ఉంచవచ్చు అయితే మీరు వేవ్గైడ్లు మొదలైనవి కూడా కలిగి ఉండవచ్చు అవి భారీగా ఉంటాయి మరియు అవి ఒక సాధారణ విషయానికి బదులుగా లోహ తో నిర్మించబడ్డాయి మీరు మైక్రోస్ట్రిప్ టైప్ యాంటెన్నాను కలిగి ఉండవచ్చు కాబట్టి మీకు డైఎలక్ట్రిక్ మాత్రమే ఉంది మరియు అవి రెండూ ప్లానర్ నిర్మాణాలు కానీ వాస్తవానికి యాంటెన్నా వారీగా మైక్రోస్ట్రిప్ యాంటెన్నా అంత మంచి యాంటెన్నా కాదు ఇది చాలా అసమర్థ యాంటెన్నా ఇది పవర్ ని నిర్వహించలేదు దీని పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ చాలా తక్కువ కానీ మీకు అధిక పవర్ లేని సందర్భాలలో మీకు గణనీయమైన పవర్ అవసరం లేదనుకుంటే కమ్యూనికేషన్ మరియు వ్యక్తిగత కమ్యూనికేషన్ అని అనుకుందాం అక్కడ మీకు చిన్న మొబైల్ ఫోన్ ఉంది అనుకుందాం అక్కడ మేము చిన్న మైక్రోస్ట్రిప్ యాంటెన్నాని ఉపయోగిస్తాము ఇప్పుడు ఈ విషయాలన్నీటికి చాలా అనువర్తనాలు ఉన్న యుగం కాబట్టి చాలా ప్రాచుర్యం పొందాయి అందుకే ఈ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా ఉపయోగిస్తున్నాము లేకపోతే మీరు ఈ యాంటెన్నా పనితీరును చూస్తే ఇది చాలా తక్కువ ఎఫిషియన్సీ గల యాంటెన్నా కాబట్టి మీరు ఈ మైక్రోస్ట్రిప్ యాంటెన్నాను చూస్తే వాస్తవానికి ఈ పై లేయర్ ను ప్యాచ్ అంటారు ఇది మెటల్ ని కలిగి ఉంటుంది మీకు గ్రౌండ్ ప్లేన్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు మెటాలిక్ నిర్మాణాల మధ్య మీకు కొంత సబ్స్ట్రేట్ అయిన డైఎలక్ట్రిక్ ఉంది ఇక్కడ ఏమి జరుగుతుంది వాస్తవానికి ఇది స్లాట్ అని చూస్తారు వాస్తవానికి ఇది రెక్టాంగ్యులర్ టైప్ ఎపర్చరు అని మేము పరిగణించవచ్చు ఇది ఒక ఎపర్చరు వాస్తవానికి నేను దీనిని విశ్లేషించగలను ఇది పార్లల్ ప్లేట్ వేవ్గైడ్ లాంటిది ఇక్కడ పైన మరియు క్రింద మెటల్ ని కలిగి ఉంటుంది మధ్యలో డైఎలక్ట్రిక్ ఉంటుంది దీని నుండి రేడియేషన్ ఉండదు ఇది పార్లల్ ప్లేట్ వేవ్గైడ్ ఫీల్డ్స్ మాత్రమే వీటి వద్ద రేడియేట్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ నాకు పార్లల్ ప్లేట్ వేవ్గైడ్ లో అకస్మాత్తుగా ఓపెనింగ్ అవుతుంది ఇది ఒక ఎపర్చరు ఆ వైపు మరొక ఎపర్చరు ఉంది నేను ఇప్పుడు కేవలం రెండు ఎపర్చర్లను కలిగి ఉన్నాను ఇది ఒకటి మరియు ఇది మరొకటి ఈ వేవ్గైడ్ల పరిమాణం L ను λg 2 ఉంచారు λ g అనేది ఏదైనా వేవ్గైడ్ విషయంలో మనం చూసిన భావన అయిన గైడెడ్ వేవ్లెంత్ కాబట్టి నేను λg2 తీసుకుంటే ప్రాథమికంగా అవి ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ మరియు ఇక్కడ ఎపర్చరు ఫీల్డ్స్ వ్యతిరేక దశలో ఉన్నాయి నేను ఇక్కడ ఒక ఎపర్చరును పరిగణలోకి తీసుకుంటాను మరియు అవి 2 ఎలిమెంట్ అర్రే ని ఏర్పాటు చేస్తాయి అక్కడ ఇంటర్ ఎలిమెంట్ సపరేషన్ అనేది λg 2 అవుతుంది కాబట్టి నేను విశ్లేషించడానికి ఈ స్లాట్ చాలా చిన్నది కనుక ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఏమిటో మనం ఊహించాల్సి ఉంటుంది మేము ఇక్కడ ఒక యూనిఫామ్ ఫీల్డ్ ని ఊహించవచ్చు మరియు ఇది ఫీల్డ్ రేఖలు చూపబడినట్లు మీరు చూస్తారు కాబట్టి అక్కడ అవి 180 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఈ రోజు మనం చూసిన ఒక విధానం కోసం మేము ఫీల్డ్ను కనుగొంటాము అప్పుడు మేము ఈ 2 ఎలిమెంట్ అర్రే లకు అర్రే కారకంతో గుణించాలి కనుక ఇది విశ్లేషణ కాబట్టి మేము ఏమి చేస్తాము ఇప్పుడు మేము ఆ విశ్లేషణను చూస్తాము ఎందుకంటే ఇది ఇక్కడ నిజంగా సైడ్ వ్యూ కాబట్టి మీరు ఫీల్డ్ ఇక్కడ ఉందని మళ్ళీ చూడవచ్చు కానీ ఇది ఒక సైడ్ వ్యూ కాబట్టి మొత్తానికి మీరు ఈ దిశలో వెళితే మీరు క్రాస్ సెక్షన్ తీసుకుంటే అదే ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఈ స్లాట్ అంతటా ఇది యూనిఫామ్ ఫీల్డ్ ఇది మేము ఉపయోగించే కోఆర్డినేట్ సిస్టం అదే కోఆర్డినేట్ మీరు ఇంతకుముందు చూసిన మైక్రో స్లాట్ ఇక్కడ ఉంది స్లాట్ దీని ద్వారా తయారవుతుంది దీని మందం h మరియు వెడల్పు w మరియు అది x z ప్లేన్ లో ఉందని నేను చెప్పగలను నేను దీన్ని కలిగి ఉండాలి స్లాట్ z మరియు x x z ప్లేన్ లో ఉందని మీరు చూస్తారు సంబంధిత h మరియు w ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ మందం h చాలా తక్కువగా ఉన్నందున ఇది మనం పరిగణించే స్లాట్ మాదిరిగానే ఉంటుందని అనుకుంటాను కాబట్టి ఫీల్డ్ యూనిఫామ్ గా ఉంటుంది మరియు స్లాట్ ఫీల్డ్ అంటే ఏమిటో ఇప్పుడు చర్చిద్దాము కాబట్టి మీరు ఇక్కడ నుండి చూస్తే Ea ఇది x డైరెక్టెడ్ ఫీల్డ్ అని మేము వ్రాస్తాము దీని అర్థం ఈ వైపు ఫీల్డ్స్ లైన్స్ మన ఎపర్చరు స్లాట్ యాంటెన్నా E0 లాగా ఇక్కడ ఉన్నాయి

ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్స్ నుండి ఈ స్లాట్ గ్రౌండ్ ప్లేన్ లో ఉంటుందని చెబుతుంది కాబట్టి Js 0 మరియు Ms 2n x Ea 2ayxaxE0az2E0 h2≤x'≤h2 w2≤z'≤w2 అవుతుంది లేకపోతే Ms0 అవుతుంది ఇప్పుడు మీరు అదే విధానాన్ని అప్లై చేసుకోవచ్చు Eθ దాదాపుగా సున్నా మరియు Eφ jhwkE0 e jkrπrsinθ sinXXsinZZcoskl2sinθ sinφ దీన్ని మీరు సరిచూసుకోండి దీనిని నేను అర్రే ఫ్యాక్టర్ అని చెబుతాను ఇది ఎలిమెంట్ ఫ్యాక్టర్ మరియు X అంటే ఏమిటి X kh2sinθ cosφ మరియు Z kw2cosθ ఇప్పుడు సాధారణంగా సబ్స్ట్రేట్ మందం h చాలా చిన్నది కాబట్టి లాంబ్డా కంటే h చాలా పెద్దది అని మనకు ఉంటే మనకు Eφ≈ j2V0 e jkrπr sinθ sinkw2 cosθcosθcoskl2sinθ sinφ ఇప్పుడు ఇక్కడ నేను V0 ని పరిచయం చేసాను ఇది స్లాట్ వద్ద వోల్టేజ్ కాబట్టి వోల్టేజ్ అంటే మందం ద్వారా గుణించిన E ఫీల్డ్ అని తెలుసు అది V0 h0 E0 ఇది స్లాట్ వద్ద ఉన్న వోల్టేజ్ ఇక్కడి నుండి Eφ ఉంది కనుక Hθ ని కూడా ఉంటుంది ఇప్పుడు మీరు పవర్ ని రేడియేట్ చెయ్యవచ్చు మరియు అక్కడ నుండి మీరు రేడియేట్ చేయాలనుకుంటే అది రేడియేషన్ రెసిస్టెన్స్ ను కలిగి ఉండాలి ఇది సాధారణంగా ఈ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా గురించి మాట్లాడే ప్రజలు దీనిని కండక్టన్స్ యొక్క ఇన్వర్స్ అని పిలుస్తారు కండక్టన్స్ ఏమిటి ఇది G2Pr IV0I2 కనుగొనగల ఫీల్డ్ మీకు తెలిస్తే Pr ని తెలుసుకోవచ్చు గ్రాఫ్లు చూద్దాం ఈ గ్రాఫ్ స్లాట్ విడ్త్ ఫంక్షన్ యొక్క స్లాట్ కండక్టెన్స్ అని మీరు చూస్తారు కాబట్టి వైడ్ స్లాట్ కోసం w చాలా పెద్దది అయితే w10λ కు సమానం అని చెప్పండి ఆ సందర్భంలో కండక్టెన్స్ సుమారు 0 5 కాబట్టి రేడియేషన్ రెసిస్టెన్స్ 2 అవుతుంది అయితే మనకు చిన్న స్లాట్ ఉంటే అప్పుడు కండక్టెన్స్ చాలా చిన్నది 10 4 లేదా 10 6 అని చెప్పండి 1 అని అనుకుందాం ఆ సందర్భంలో కండక్టెన్స్ అనేది 10 4 అవుతుంది కాబట్టి రేడియేషన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అది 104Ω అవుతుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ సందర్భాలలో లాస్ రెసిస్టెన్స్ మరియు రేడియేషన్ రెసిస్టెన్స్ అవి సాధారణ యాంటెన్నాల కోసం మనం చూసినట్లుగా ఖచ్చితంగా సిరీస్లో లేవు ఎందుకంటే ఇక్కడ సమీప గ్రౌండ్ ప్లేన్ లేదా లాస్సీ గ్రౌండ్ ప్లేన్ ఉంది కాబట్టి అది ఇప్పటికీ చిన్న విడ్త్ ని కలిగి ఉంది ఎందుకంటే స్లాట్లు విడ్త్ చిన్నది అయితే మనకు గణనీయమైన రేడియేషన్ ఉంటుంది కానీ విడ్త్ చాలా పెద్దదిగా ఉంటే అప్పుడు రేడియేషన్ చాలా పేలవంగా మారుతుంది అందువల్ల ప్రజలు విడ్త్ ను చాలా చిన్నదిగా చేయడానికి ప్రయత్నిస్తారు తద్వారా మీరు మంచి రేడియేషన్ ప్రయోజనాన్ని పొందుతారు ఇప్పుడు ప్రజలు వివిధ సూత్రాలని ఉపయోగిస్తారు ఇక్కడ విడ్త్ లాంబ్డా కంటే చిన్నదిగా ఉంటుంది అప్పుడు G ≈190wλ2 వరకు ఉంటుంది మీకు విడ్త్ ఎక్కువ ఉంటే మరొక మార్గం ఉంటుంది అప్పుడు G ≈1120wλ ఇది కూడా ప్రజలు మరింత అభివృద్ధి చెందిన విషయం ద్వారా రియాక్టివ్ పార్ట్ ఏమిటో కనుగొన్నారు మరియు ప్రతి స్లాట్ యొక్క డైరెక్టివిటీ అంటే 4π dPdΩ Imax Pr ద్వారా వస్తుంది కాబట్టి దీని ద్వారా ప్రజలు దీనిని 2πwλ21I1 గా కనుగొన్నారు ఇక్కడ I అనేది ఇంటిగ్రేషన్ విషయాల ద్వారా నిర్వచించబడిన విషయం కాబట్టి I∫0 to πI sinkw2 cosθcosθI2 sin3θ dθ అవుతుంది చివరికి అది మీకు మళ్ళీ w λ ఉంటే అప్పుడు D ≈ 3 4 77dB అవుతుంది మరియు w ≫λ ఉంటే D దాదాపు 4wλ ఉంటుంది కాబట్టి w అధికంగా ఉండాలి కానీ అప్పుడు మీ కండక్టన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీ రేడియేషన్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచి యాంటెన్నా కాదని చూపించే డైకోటోమి కానీ పవర్ తగినంతగా అందుబాటులో ఉన్న చోట మీరు వీటిని యాంటెన్నాగా ఉపయోగించవచ్చు ఈ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క ప్రధాన పరిమితి దాని న్యారో ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్ బ్యాండ్విడ్త్ ప్రధానంగా ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లక్షణం ద్వారా పార్లల్ ప్లేట్ విషయాలు నియంత్రించబడతాయి కాబట్టి ఇది చాలా తక్కువ మొత్తం అందువల్ల ఇది చాలా ఎక్కువ కాదు మరియు ప్రజలు అధిక డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అయిన సబ్స్ట్రేట్ ఉపయోగించి లేదా ఒక సబ్స్ట్రేట్ యొక్క మందాన్ని పెంచడం లేదా రంధ్రాలు లేదా స్లాట్లను కత్తిరించడం లేదా రియాక్టివ్ భాగాలను జోడించడం వంటి పద్ధతులు ఉపయోగిస్తారు వివిధ వ్యక్తులు వివిధ విషయాలను మెరుగు పరిచేందుకు ఉపయోగిస్తారు మీరు ప్రాథమికంగా విశ్లేషణ చేయాలనుకుంటే మైక్రోస్ట్రిప్ యాంటెన్నాల సందర్భాలలో కూడా ఈ జనరలైజ్డ్ మెథడ్ మీకు సహాయపడుతుందని నేను ప్రాథమికంగా చెబుతున్నాను కాబట్టి దానితో మేము ఈ ఎపర్చరు యాంటెన్నాల విషయాలను ముగించాము మరియు కొన్ని విషయాలు ముఖ్యంగా ఏదైనా యాంటెన్నాల కొలత అనేది ఒక ముఖ్యమైన విషయం అని మేము చూస్తాము ఎందుకంటే మేము ఎల్లప్పుడూ అన్ని యాంటెన్నాలతో విశ్లేషణ చేయలేము యాంటెన్నా మొదట కనుగొనబడిందని మరియు తర్వాత విశ్లేషణ చేయబడుతుందని చాలాసార్లు చూపబడింది మీరు చాలాసార్లు చూస్తారు ఎందుకంటే వాస్తవానికి ఈ యాంటెన్నా విషయం చాలా ఉంది ఇక్కడ ఇది ఒక కళ అని చెప్తాను అనుభవంతో ప్రజలు విశ్లేషణ లేకుండా యాంటెన్నాలను రూపొందించవచ్చు ఎందుకంటే వారి అనుభవం ద్వారా అది ఎలా ప్రసరిస్తుందో వారు అర్థం చేసుకుంటారు కాబట్టి యాంటెన్నా డిజైన్ అనేది కళ తో పాటు సైన్స్ వంటిది కాబట్టి మేము సైన్స్ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము కానీ ఈ విధంగా చెప్పలేని చాలా కళలు కూడా ఉన్నాయి కానీ అనుభవంతో ప్రజలు ఆ పదాన్ని పొందుతారు అందువల్ల ఎల్లప్పుడూ విశ్లేషించదగినది కాదు మరియు మెరుగైన మోడళ్లను కలిగి ఉండటానికి ప్రజలు ప్రయత్నిస్తారు అందువల్ల యాంటెన్నాల్లో కొలత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డైరెక్టివిటీ అంటే ఏమిటి బీమ్విడ్త్ ఏమిటి రేడియేషన్ ప్యాటర్న్ ఏమిటి ఎందుకంటే ఈ విషయాలు చివరికి ముఖ్యమైనవి కాబట్టి దీన్ని ఎలా చేయాలో క్లుప్తంగా మేము దానిని తెలుసుకుంటాము అర్రే యాంటెన్నా లో కొన్ని కొత్త యాంటెన్నాలను చూస్తాము మనం అధ్యయనం చేస్తున్నప్పుడు బ్రాడ్బ్యాండ్ యాంటెన్నా అయిన ఒక లాగ్ పీరియాడిక్ యాంటెన్నా ఉందని అయితే దీనికి చెదరగొట్టే స్వభావం ఉందని తెలుసుకుంటాము కాబట్టి ఆ విషయాన్ని ఎలా అధిగమించాలో మరియు నిజంగా వైడ్బ్యాండ్ బ్రాడ్బ్యాండ్ యాంటెన్నాను ఎలా తయారు చేయాలో ప్రాథమికంగా ఇంపల్స్ రేడియేటింగ్ టైప్ యాంటెన్నా గురించి మనం ఒక రోజు చూస్తాము అదేవిధంగా ఇలాంటి ఇతర విషయాలను మనం చూడాలని ఆశిస్తున్నాము వాస్తవానికి యాంటెన్నా యొక్క విశ్లేషణ జరిగే అన్ని పద్ధతులు మనం దాదాపు కవర్ చేశాము కానీ స్పష్టంగా ఏదైనా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కొన్ని ఇతర పద్ధతులు ఉన్నాయి వీటి ద్వారా మీరు ఈ విశ్లేషణను మరింత మెరుగైన రీతిలో చేయవచ్చు కొన్ని అనుసంధానాలు విశ్లేషణాత్మక ఇంటిగ్రేషన్ పటిష్టంగా మారినప్పుడు సంఖ్యాపరంగా వివిధ సమన్వయాలను ఎలా అంచనా వేయాలి అవి ఇంజనీరింగ్లో భాగం మరియు అవి యాంటెన్నా ఇంజనీరింగ్ ఉన్నత కోర్సులలో భాగం మీరు మంచి అవగాహన పొందారు కనుక యాంటెన్నాలను విశ్లేషించడం ప్రారంభించవచ్చు మరియు మీరే వివిధ యాంటెన్నాల రూపకల్పనను ప్రారంభించవచ్చు అనుభవంతో మీరు మీ మునుపటి విషయాలలో చేసిన తప్పులను సరిదిద్దుకొండి కానీ ఇది మీ యాంటెన్నా డిజైన్ లేదా విశ్లేషణ వృత్తికి మంచి ప్రారంభ స్థానం ఇస్తుందని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు